మేము ఇప్పటికే అనేక ప్రోటోకాల్లు లాక్లు మరియు టైమ్స్టాంప్ల ఆధారంగా ఆర్డర్ చేసే ప్రోటోకాల్ని చూసినట్లుగా మల్టిపుల్ గ్రాన్యులారిటీ లాకింగ్ ని కూడా మేము ఏకకాలిక నియంత్రణ ప్రోటోకాల్లతో కొనసాగిస్తాము కానీ వాటన్నింటిలో మీరు గమనించినట్లయితే డెడ్ లాక్ కలిగించే ఒక పునరావృత సమస్య ఉంది కాబట్టి చాలా ప్రోటోకాల్లు ఈ డెడ్ లాక్ ఉచ్చులో పడవచ్చు కాబట్టి ప్రాథమిక సమయం ప్రాథమిక 2 PL ప్రోటోకాల్ డెడ్ లాక్ లో పడవచ్చు కానీ వాస్తవానికి టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్లు అది చేయలేవు కానీ లాకింగ్ ప్రోటోకాల్లు ఎల్లప్పుడూ ఈ డెడ్లాక్స్ స్థితికి వెళ్లవచ్చు కాబట్టి తరువాత మనం చదువుతున్నది ఈ డెడ్ లాక్ ను ఎలా నిర్వహించాలో చూడటం మొదటి విషయం ఏమిటంటే మనం అధ్యయనం చేసే ప్రతిష్టంభన నివారణ డెడ్లాక్ నివారణ ద్వారా ఈ రకమైన పథకంనా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతిష్టంభన నివారణ పథకాలు వ్యవస్థను ప్రతిష్టంభన లోకి ప్రవేశించడానికి అనుమతించవు కాబట్టి వారు ఎప్పుడూ అడ్డంకిని అనుమతించరు ఈ పథకాలు అమలు చేయబడితే సిస్టమ్ ఎప్పటికీ నిలిచి పోదు మేము ఇప్పటికే దీనికి ఒక ఉదాహరణ చూశాము టైమ్స్టాంప్ ఆధారిత ఆర్డరింగ్ ప్రోటోకాల్లు కోర్సు డెడ్ లాక్ నివారణ పథకాలు కాబట్టి టైమ్స్టాంప్ ఆధారిత టైమ్స్టాంప్ను ఉపయోగించే ప్రోటోకాల్లు ప్రాథమిక టైమ్స్టాంప్ ఆర్డరింగ్ ప్రోటోకాల్ మరియు ధ్రువీకరణ ఆధారిత ప్రోటోకాల్ అవి ఈ డెడ్లాక్ నివారణ పథకం ఎందుకంటే అవి ఎప్పుడూ అడ్డంకిని అనుమతించవు అప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి దానిలో ఏమి జరుగుతుంది అంటే ఈ ప్రతిష్టంభన నివారణ పథకాల్లో తప్పనిసరిగా టైమ్స్టాంప్స్ ఆధారిత ఆర్డర్ ప్రోటోకాల్లో ఏమి జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు లేదా ట్రాన్సాక్షన్ యొక్క ఆపరేషన్ క్రమం తప్పినప్పుడు వాటిలో ఒకటి వెనక్కి వెళ్లాలి మేము రీడ్ టైమ్స్టాంప్ మరియు రైట్ టైమ్స్టాంప్ను తనిఖీ చేస్తున్నప్పుడు ఆ రీడ్ టైమ్స్టాంప్లో మీకు గుర్తుంటే రెండు మార్గాలు ఉన్నాయి మేము వ్రాయడానికి ప్రయత్నిస్తున్న ట్రాన్సాక్షన్ T వెనక్కి వెళ్లాలని లేదా ట్రాన్సాక్షన్ లేదా సరైనది కాకపోతే మేము వెనక్కి వెళ్లాలని చెప్పాము కాబట్టి ఇప్పుడు ఏది వెనక్కి వెళ్లాలి అనేది ప్రశ్న అది విషయం T అయినా లేదా అది లేదా దాని కోసం ఈ రెండు పథకాలు ఉన్నాయి కాబట్టి మొదటిదాన్ని వెయిట్ డై పథకం అంటారు వెయిట్ డై పథకంలో ఇది కూడా ఇది నాన్ ప్రీమిప్టివ్ స్కీమ్ మరియు నాన్ ప్రీమిప్టివ్ అంటే ఏమిటో మనం చూస్తాము అయితే ఇది నాన్ ప్రీమిప్టివ్ స్కీమ్ అని ప్రస్తుతానికి గుర్తుంచుకోండి ఏమి జరుగుతుంది ఇక్కడ పాత ట్రాన్సాక్షన్ లు కొత్త ట్రాన్సాక్షన్ ల కోసం వేచి ఉంటాయి కాబట్టి ఒక పాత ట్రాన్సాక్షన్ ఉందని అనుకుందాం ఒక అంశం లాగా ఒక నిర్దిష్ట లాక్ను కోరుకుంటుంది మరియు చిన్న ట్రాన్సాక్షన్ కాబట్టి పాతది మరియు చిన్నది ప్రస్తుతం ఆ లాక్ ని కలిగి ఉంది కాబట్టి పాత ట్రాన్సాక్షన్ పూర్తి చేసే వరకు వేచి ఉంది పాతది బాగానే ఉంది కొత్త దాని తర్వాత పాతది వచ్చి మరియు ఇప్పటికే లాక్ పట్టుకుని ఉంటే పాతది దానిని కోరుకుంటే అది వేచి ఉంటుంది అయితే కొత్తవి వేచి ఉండవు ఒక విషయం చిన్న ట్రాన్సాక్షన్ కి ఈ లాక్ కావాలంటే వారు వెనక్కి వెళ్ళాలి అంటే చిన్నవి పెద్ద వాటి కోసం వేచి ఉండవు కాబట్టి కొత్తది వచ్చి అప్పటికే ఒక పాతది లాక్ పట్టుకుని ఉన్నాదని చూసినట్లయితే అది కేవలం డై అవుతుంది అందుకే అది విషయం జరుగుతున్నది ఇదే కొత్తది కొత్తది పట్టుకుని లాక్ కోసం ఎదురు చూస్తుంది అది లాక్ కోసం వేచి ఉండదు అది తప్పనిసరిగా డై అవుతుంది ఎందుకంటే పాత ట్రాన్సాక్షన్ ప్రస్తుతం లాక్ను కలిగి ఉంది అందుకే ఇది చనిపోతుంది ఇది కేవలం రోల్ బ్యాక్ లేదా అబార్ట్ అవుతుంది ఇది అబార్ట్ వలె ఉంటుంది అంటే అది డై అవుతుంది మరియు అందుకే దీనిని వెయిట్ డై పథకం అని పిలుస్తారు కాబట్టి ఇది విషయం మరియు మీరు చూడగలిగినట్లుగా చిన్నవారు చాలా సార్లు డై అవ్వచ్చు ఎందుకంటే ఏమి జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ వెనక్కి వెళ్ళినప్పుడు లేదా డై అయినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు పరిభాష ఏదైనా సరే అది కొత్త టైమ్స్టాంప్తో పునఃప్రారంబించ బడుతుంది కాబట్టి ఒక యువకుడు పునః ప్రారంభిచినప్పుడు అది ఒక యువ టైమ్స్టాంప్లతో పునఃప్రారంభ మవుతుంది కనుక ఒకవేళ మళ్లీ డై అవకాశం ఎక్కువ కాబట్టి ఇది మళ్లీ మళ్లీ చనిపోతూనే ఉంటుంది మరియు దీనిని ముందస్తు చర్య అని పిలుస్తారు ఎందుకంటే ఎవరూ ఇతర ట్రాన్సాక్షన్ లను తీసివేయరు కాబట్టి పాత ట్రాన్సాక్షన్ కొత్త దాని ముగింపు కోసం వేచి ఉంది మరియు కొత్త వారు డై అవుతారు ఎవరూ మరొక ట్రాన్సాక్షన్ని ముందస్తుగా చేయరు ఎవరూ మరొక ట్రాన్సాక్షన్ని తొందరపాటుగా తీసివేయరు అందుకే దీనిని వెయిట్ డై ట్రాన్సాక్షన్ అంటారు కాబట్టి దీనిలో ఇంకొక విషయం వవుండ్ వెయిట్ స్కీమ్ ఇది ముందస్తుగా ఉంటుంది మరియు ప్రీమిప్టివ్ అంటే ఏమిటో తర్వాత చూద్దాం కానీ పాత ట్రాన్సాక్షన్ లు క్రొత్త వాటిని చంపడం ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇది ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి యువ ట్రాన్సాక్షన్ లను కిల్ చేస్తుంది ఇప్పుడు దీని అర్థం ఏమిటి ఒక యువ ట్రాన్సాక్షన్ ఉంది అనుకుందాం అది డేటా అంశం x పట్టుకున్న మరియు ఒక పాత ట్రాన్సాక్షన్ ఇది డేటా అంశం x కోరుకుంటుంది అంటే ఆ సమయంలో పాత ట్రాన్సాక్షన్ వచ్చినప్పటి నుండి దానిని పట్టుకుంది క్రొత్తది లాక్ ని విడుదల చేయబడుతుంది మరియు అది తప్పనిసరిగా కొత్తది అది డై అవుతుంది కాబట్టి కొత్తది డై అవుతుంది మరియు పాతది ఇప్పుడు లాక్ పొందుతుంది మరియు దీనితో కొనసాగుతుంది కొత్తది డై చేయబడింది అందుకే పాత ట్రాన్సాక్షన్ లు యువకులను చంపేస్తాయి మరియు చిన్నవారికి ఏమి జరుగుతుంది కొత్త ట్రాన్సాక్షన్ కేవలం వేచి ఉంటుంది కాబట్టి పాత ట్రాన్సాక్షన్ లాక్ను కలిగి ఉంది మరియు యువ ట్రాన్సాక్షన్ వస్తుంది అది వేచి ఉంది చిన్నవాడు కేవలం వేచి ఉన్నాడు పరిభాషలో పాతది యువకుడిని గాయపరచడానికి సెట్ చేయబడింది కాబట్టి అది యువకుడిని పొడిచి వేసింది అది పిలుపునిస్తుంది మరియు చిన్నవాడు చనిపోతాడు ఇది దానిని గాయపరుస్తుంది అందుకే దీనిని వుండ్ వెయిట్ ప్రోటోకాల్ అంటారు ఇప్పుడు ఇది ముందస్తుగా ఉంది ఇది ఎందుకు ముందస్తుగా ఉంది ఎందుకంటే ఒక పాతది వచ్చి అది చూసినప్పుడు అది కొత్త దాని చేతిలో ఉన్న లాక్ ని కోరుకుంటుంది అది కొత్త దాని ముందుగా అబార్ట్ చేస్తుంది అది ఫోర్స్బిల్ గా ఆ కొత్త దానిని అబార్ట్ చేస్తుంది అది ఫోర్స్బిల్ గా లాక్ని తీసివేస్తుంది అది ఫోర్స్బిల్ గా కొత్త వాడిని చేస్తుంది దాన్ని అన్లాక్ చేయండి కొత్త దాని నుండి డేటా ఐటెమ్ ఏమైనప్పటికీ అది పేరు పెట్టబడిన డేటా ఐటెమ్ను తీసివేస్తుంది అది విడుదల చేస్తుంది చేస్తుంది మరియు అది పాత వస్తువులను కలిగి ఉన్నప్పటికీ అది ముందుగానే డేటా ఐటెమ్ని పట్టుకుంటుంది అందుకే ఇది ప్రీ ఎమ్ప్టివ్ డేటా ఐటమ్ ఇప్పుడు ఈ సందర్భంలో ట్రాన్సాక్షన్ లు జరగవచ్చు అదే టైమ్స్టాంప్తో ట్రాన్సాక్షన్ లు ప్రారంభించవచ్చు కాబట్టి ట్రాన్సాక్షన్లు పునఃప్రారంబించబడుతాయి ఇది ఒక చిన్న టైమ్స్టాంప్తో కొత్త టైమ్స్టాంప్తో పునఃప్రారంబించబడవచ్చు లేదా అదే టైమ్స్టాంప్తో పునఃప్రారంబించ బడుతుంది కనుక ఇది మరొక విషయం ఇప్పుడు ఈ పథకాల్లో స్టార్వేషన్ లేదని స్టార్వేషన్ లేదని ఎవరూ చూపించగలరు అది ఎందుకు ట్రాన్సాక్షన్ లను అదే టైమ్స్టాంప్తో తిరిగి ప్రారంభిస్తే అది ఎందుకు అంటే ఏదో ఒక సమయంలో స్టార్వేషన్ ఉంటే స్టార్వేషన్ ఏర్పడినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కి డేటా ఐటెమ్ కావాలనుకున్నప్పుడు దాన్ని పొందలేమని గుర్తుంచుకోండి తదుపరిసారి అది కావాలనుకుంటే ఇతర ట్రాన్సాక్షన్లు అందుకునే సమయానికి మరియు అలా మొదలైనవి ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ని పునఃప్రారంభించి అదే డేటా అంశంతో పునః ప్రారంభించి నట్లయితే ఏదో ఒక సమయంలో ఈ ట్రాన్సాక్షన్ తప్పనిసరిగా చుట్టూ ఉన్న పురాతనమైనది గా ఉండాలి ఎందుకంటే ప్రతి క్రొత్తది ప్రతి ఇతర దానిని పొందడం మొదలగునవి ప్రతి ఇతర పాత ట్రాన్సాక్షన్ లు పూర్తయ్యాయి మరియు ఇదే స్టార్వేషన్ తో ఉంది కాబట్టి అప్పుడు అది పొందుతోంది అది యువకులందరినీ గాయపరుస్తుంది మరియు అది పొందుతుంది కాబట్టి దీనికి స్టార్వేషన్ ఉండదు మరోవైపు వెయిట్ డై కోసం ఏమి జరుగుతుందంటే ఏదో ఒక సమయంలో ఈ ట్రాన్సాక్షన్ తప్పనిసరిగా పాతది అది తప్పనిసరిగా పొందాలి ఎందుకంటే ఇది యువత పూర్తయ్యే వరకు వేచి ఉంటుంది మరియు మరొక ట్రాన్సాక్షన్ కూడా అది పొందలేము ఎందుకంటే ఇది దీని కంటే చిన్నది ఇది పాతది మరియు ముగింపు అది పొందుతుంది కాబట్టి స్టార్వేషన్ లేదు మరియు ఎటువంటి అంతరాయాలు ఉండవని మాకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి ఇది స్టార్వేషన్ నుండి విముక్తి పొందింది మరియు ఇది డెడ్లాక్ల నుండి విముక్తి ఇప్పుడు వెయిట్ డై ట్రాన్సాక్షన్ లో కొత్తవారు చనిపోతూ ఉండటం వలన ఈ రెండు విషయాలలో ఏది ఉత్తమమైనది ఎందుకంటే అది రీస్టార్ట్ చేసిన ప్రతిసారీ ఏదో ఒక పాత పని జరుగుతూనే ఉంటుంది కాబట్టి కొత్త వాడు ఈ ప్రదేశానికి చేరుకున్నాడు కానీ పాతవాడు అప్పటికే లాక్ పట్టుకున్నాడు మరియు అది చనిపోతుంది అది తిరిగి ప్రారంభమవుతుంది మరియు అది అదే ప్రదేశానికి చేరుకుంటుంది మరియు అది చనిపోతుంది కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది కనుక ఇది చాలాసార్లు చనిపోతుంది కాబట్టి ఆ సందర్భంలో తప్పనిసరిగా గాయం నిరీక్షణకు మరింత రోల్ బ్యాక్ ఉంటుంది గాయం వెయిట్ ప్రోటోకాల్ వెయిట్ డై స్కీమ్ కంటే గాయం వెయిట్ స్కీమ్లో ఎక్కువ రోల్బ్యాక్లు ఉంటాయి రెండు విషయాలలో వెయిట్ డై కి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది రెండు పథకాల మధ్య వెయిట్ డై మరియు వవుండ్ వేచి ఉంటాయి ఏది ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది అనే ప్రశ్న ఉంది ఇప్పుడు వెయిట్ డై లో ఏమి జరుగుతుందంటే యువ ట్రాన్సాక్షన్లు చాలాసార్లు చనిపోవచ్చు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఒక యువ ట్రాన్సాక్షన్ లాక్ కావాల్సిన స్థితికి చేరుకున్నప్పుడు అది పాతది కోసం చూస్తుంది పాత ట్రాన్సాక్షన్ ఉన్నట్లు చూస్తుంది అది దానిని పట్టుకొని ఉంది కాబట్టి అది చనిపోతుంది మరియు అది పునఃప్రారంభం అయ్యే సమయానికి అది పునఃప్రారంబించ బడుతుంది పాత ట్రాన్సాక్షన్ మళ్లీ దానిని కలిగి ఉండటం వలన అది మళ్లీ చనిపోతుంది కానీ పాత ట్రాన్సాక్షన్ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వెయిట్ డై వవుండ్ వెయిట్ చేయడం పాత ట్రాన్సాక్షన్లు చిన్నవారిని చంపుతాయి కాబట్టి చాలా ముందుగానే జరగాల్సిన పాత ట్రాన్సాక్షన్లు చాలా పాత ట్రాన్సాక్షన్లు జరిగితే అది కొత్త వాళ్లందరినీ చంపుతుంది కాబట్టి చిన్న ట్రాన్సాక్షన్ లు చాలా సార్లు వెయిట్ డైలో చనిపోయినప్పటికీ మరియు పాత ట్రాన్సాక్షన్ గాయాల నిరీక్షణలో ఎక్కువ ట్రాన్సాక్షన్ లను చంపవచ్చు సాధారణంగా వవుండ్ నిరీక్షణలో ఎక్కువ రోల్ బ్యాక్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ డై పథకానికి ఏది ప్రాధాన్యత ఇది ప్రతిష్టంభన నివారణ గురించి మనం ప్రతిష్టంభన పునరుద్ధరణ గురించి కూడా మాట్లాడవచ్చు కాబట్టి ప్రతిష్టంభన నివారణ పథకాలు ఎప్పటికీ నిలిచిపోవు కాబట్టి రికవరీ ప్రశ్న లేదు కానీ ఈ లాకింగ్ స్కీమ్లు అవి డెడ్లాక్ నివారణ పథకాలు కావు అవి ప్రతిష్టంభనలోకి వెళ్లవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సిస్టమ్ ప్రతిష్టంభన లోకి వెళ్లిన తర్వాత దాన్ని గుర్తించాలి మరియు దాన్ని తిరిగి పొందాలి సిస్టమ్ తప్పనిసరిగా వేచి ఉండకూడదు ఇది ప్రతిష్టంభనను విచ్ఛిన్నం చేయాలి కాబట్టి మార్గం ఎలా చేయాలి కాబట్టి ప్రతిష్టంభన నుండి కోలుకోవడానికి మొదటి విషయం ప్రతిష్టంభనను గుర్తించడం కాబట్టి దీనిని డెడ్లాక్ డిటెక్షన్ అంటారు ప్రతిష్టంభన ఎలా కనుగొనబడింది ఇది మేము ఇంతకు ముందు చేసిన కొన్ని కాన్సెప్ట్తో సమానంగా ఉంటుంది అది ఉపయోగించే భావన గ్రాఫ్ కోసం వేచి ఉంది ఇది గ్రాఫ్ కోసం వేచి ఉంది మరియు కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబిలిటీలో మేము గ్రాఫ్ను చూశాము ఇది ఒక రకమైనది మరియు గ్రాఫ్ కోసం ఈ వెయిట్లో ఏమి జరుగుతుంది కోసం నిలబడుతుంది అని అనుకుందాం అంటే దీని అర్థం కోసం నిలబడుతుంది కోరుకుంటున ఒక అంశంపై ఒక లాక్ ని పట్టుకున్నది కాబట్టి గ్రాఫ్లో గ్రాఫ్ నోడ్స్ ట్రాన్సాక్షన్ లు మరియు ఎడ్జెస్ ఈ విషయాల కోసం వేచి ఉంటాయి కాబట్టి ఎడ్జెస్ సంబంధాల కోసం వేచి ఉంటాయి పైన కేసు లో ఉన్నప్పుడు కోసం నిలబడుతుంది అక్కడ ఒక నోడ్ ఉంటుంది అప్పుడు అది నోడ్ ఒక డైరెక్ట్డ్ ఎడ్జ్ కలిగి ఉంటుంది ఇప్పుడు ఒక డెడ్లాక్ జరుగుతుంది ఎదురుచూస్తోంది ఉంది కోసం నిలబడుతుంది ఇప్పుడు కోసం అప్పుడు నిలబడుతుంది వేరే చివరకు ఏదో కోసం ఏదో వేరే నిలబడుతుంది అందుకే అది ఒక డెడ్లాక్ ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏమి జరగబోతోందో మీరు స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు కోసం వేచి ఉంది తర్వాత వేరొక దాని కోసం వేచి ఉంది తర్వాత ఇంకేదోకోసం ఎదురుచూసే మరొకటి దీని అర్థం ఏమిటంటే ఈ గ్రాఫ్లో ప్రతిష్టంభన ఉందా లేదా అని చెప్పాలంటే గ్రాఫ్లో ఒక సైకిల్ ఉండాలి గ్రాఫ్లో సైకిల్ ఉన్నప్పుడు మాత్రమే ప్రతిష్టంభన ఉన్నట్లు గుర్తించవచ్చు కాబట్టి ఈ దర్శకత్వం వహించిన గ్రాఫ్లో ఒక సైకిల్ ఉందో లేదో ఒకరు ఎలా గుర్తించగలరు అది కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబిలిటీ గ్రాఫ్ మొదలైన వాటిలో మనం గతంలో చేసినట్లే ఒక గ్రాఫ్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక లోతు మొదటి అల్గోరిథం అమలు చేయవచ్చు ఒక సైకిల్ ఉంటే అప్పుడు ప్రతిష్టంభన ఉంది ఎందుకంటే ఆ సైకిల్ లో అన్ని ట్రాన్సాక్షన్ లు వృత్తాకార పద్ధతిలో వేచి ఉన్నాయి మరోవైపు సైకిల్ లేకపోతే ప్రతిష్టంభన ఉండదు ఇది ఒక ఈ విషయం